అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడంపై నా కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది ఐఐటి కాన్పూర్ నుండి నేను హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన రవి చంద్రన్ ఇది మీకు ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సు రూపంలో ఇవ్వబడుతోంది మరియు ఇది చివరి వారం వారం సంఖ్య 8 చివరి మాడ్యూల్ మరియు చివరి ఉపన్యాసం కాబట్టినేను చివరి ఉపన్యాసం చెప్పిన క్షణం నాకు కొంచెం భావోద్వేగంగా అనిపిస్తుంది నిన్నటి మాదిరిగానే మేము దీన్ని ప్రారంభించాము మరియు తరువాత అనే వాస్తవాన్ని గ్రహించి మునిగిపోయాము 8 వారాలు చాలా త్వరగా గడిచిపోయాయి ఆపై సుమారు 48 ఉపన్యాసాలు చాలా విజయవంతంగా జరిగాయిచాలా సమర్థవంతంగా మరియు చాలా అర్థవంతంగా మరియు మనము చివరి ఉపన్యాసంలో ఉన్నాము మరియు చివరి ఉపన్యాసంపై నా ఆలోచనలు ఏమిటి మరియు మనము ఈ కోర్సును ముగించబోతున్నాము మీకు మరింత సాధారణమైనది ఇవ్వడం తప్ప మరేమిటో నేను అనుకున్నాను మానవ సంబంధాల పరంగా మీ జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోడానికి సలహాలు చిట్కాలు మరియు ఇంకేమీ లేదని నేను అనుకున్నాను నేను దీన్ని ప్రారంభించే ముందు మన మునుపటి ఉపన్యాసానికి తిరిగి వెళ్దాం ఏడవ మాడ్యూల్లో నేను చదివే కళపై దృష్టి పెట్టాను మరియు సమర్థవంతమైన పఠనం కోసం మీకు కొన్ని పద్ధతులను నేర్పించాను ప్రివ్యూయింగ్ మరియు శాంప్లింగ్తో ప్రారంభించి సమర్థవంతంగా చదవడానికి మీకు సహాయపడే కొన్ని ముఖ్యమైన పద్ధతులపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టాను మీరు చదవాలనుకోని వాటిని తొలగించడానికి మరియు మీరు చదవడానికి ఇష్టపడేదాన్ని ఎంచుకోవడానికి ప్రివ్యూ మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా పొడవైన పదార్థాలు ఉంటే మరియు మీకు చదవడానికి సమయం లేకపోతే చేయవచ్చు కాబట్టి మొదటి రెండు పేరాలను మాత్రమే చదివి మిగిలిన పేరాల్లోని మొదటి మరియు చివరి వాక్యాలను మాత్రమే చదివి చివరి రెండు పేరాలను మాత్రమే చదివే సాంకేతికతను అనుసరించండి కానీ మీరు ఇతర ప్రివ్యూ నుండి కొంత సాధారణ సమాచారాన్ని కూడా సేకరిస్తారు బ్యాక్ ఫ్లాప్ మరియు పుస్తకంలో వ్రాయబడిన విమర్శనాత్మక సమీక్షల గురించి చిన్న చిన్న సమాచారం వంటి అవకాశాలు ఉన్నాయి అప్పుడు నేను స్కిమ్మింగ్ గురించి మాట్లాడాను స్కిమ్మింగ్ అంటే కీలక పదాలను చాలా త్వరగా చూడటం మరియు వాటిని గుర్తించడానికి ప్రయత్నించడం సాధారణంగా కీలక పదాలు సమయోచిత వాక్యాలలో దాచబడతాయి మరియు కొన్నిసార్లు అవి ప్రధాన పదాలు మరియు మీరు దానిని తీసివేస్తే మొత్తం వాక్యం పడిపోతుంది అది ఎటువంటి అర్ధాన్ని ఇవ్వదు వార్తాపత్రికలు మ్యాగజైన్లు ట్రావెల్ బ్రోచర్లు లేదా ఏదైనా తేలికపాటి పఠన అంశాలు లేదా మీరు తేలికగా చదవాలనుకునే ఏదైనా పుస్తకాన్ని చదవడానికి మరియు ఆ స్కిమ్మింగ్ యొక్క సారాంశం ఏమిటో అర్థం చేసుకోవడానికి స్కిమ్మింగ్ చాలా సహాయపడుతుంది మీరు నిర్దిష్ట సమాచారాన్ని కనుగొనడానికి వచనాన్ని త్వరగా చదవాలనుకుంటే స్కానింగ్ మీకు సహాయపడుతుంది కొన్ని సంఖ్యలు లేదా పేర్లు లేదా కొన్ని తేదీలు లేదా కొంత సమయం లేదా కొంత వయస్సు లేదా సంవత్సరం వంటివి కాబట్టిదానిని చాలా త్వరగా చేయడానికి స్కానింగ్ మీకు సహాయపడుతుంది నేను మీకు నేర్పించిన తదుపరి ముఖ్యమైన పఠన సాంకేతికత మీరు చదివేటప్పుడు క్లస్టరింగ్ గురించి ఎందుకంటే మనలో చాలా మంది పదాల వారీగా చదవడం లేదా అక్షరాల వారీగా చదవడం ద్వారా చాలా కుళ్ళిన పద్ధతిలో చదవడాన్ని అభివృద్ధి చేశారు మరియు ఈ అలవాటు కారణంగా మన పఠనం వేగంగా ముందుకు సాగనివ్వలేదు మన కళ్ళను ఉపయోగించడానికిసమూహాలలో పదాలను ఆకర్షించడానికి ప్రయత్నించడం ద్వారా మనం ఈ అలవాటును చంపుకోవాలి ఇప్పుడు మీరు చేయగలిగితే నేను మీకు కొన్ని సచిత్ర ఉదాహరణలు ఇచ్చినట్లుగా సమూహాలలో పదాలను ఆకర్షించగలిగితేమీరు చదవడానికి ప్రయత్నిస్తున్నది తేలికగా ఉందా లేదా గట్టిగా ఉందా అది పొడవుగా ఉందా లేదా చిన్నదా అని త్వరగా మరియు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది అయితే మీరు నిజంగా ప్రొఫెషనల్ రీడర్ కాలేరు మీరు చదివిన కొన్ని నవలలలో లేదా మీరు చదివిన కొన్ని తీవ్రమైన తాత్విక పుస్తకాలలో దగ్గరి పఠనం గురించి ఏదైనా చేయడానికి ప్రయత్నించకపోతే మీరు కేవలం సమాచారం మరియు జ్ఞానాన్ని సేకరించడం కోసం మాత్రమే కాకుండా ప్రశంస కోసం చదవాలి ప్రిల్ అత్యంత క్రూరమైన నెల అని టిఎస్ ఎలియట్ నుండి ఒక పంక్తి ఉంది ఇప్పుడు ఆయన ప్రసిద్ధ పద్యం వేస్ట్ ల్యాండ్లోని మొదటి పంక్తి ఒక దగ్గరి పాఠకుడికి వసంతకాలం అని భావించే ఈ ఏప్రిల్ ఆపై పక్షులు ప్రతి పువ్వు అవన్నీ పూర్తిగా వికసించినప్పుడుఇది క్రూరమైన నెల అని ఎందుకు చెబుతోంది అని సూచిస్తుంది కాబట్టి ఇది మీకు మరింత ఆలోచించడానికి మరింత ఆలోచించినందుకు మరియు అతను ఏదో జరిగిందని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు ప్రపంచ యుద్ధాల సమయంలో ఆపై అతను దాని పర్యవసానాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఆ ఏప్రిల్ కూడా తరువాత కలిసిపోతుంది అతను కోరికతో కూడిన జ్ఞాపకశక్తి అని చెబుతాడు కాబట్టి చనిపోయిన మరియు పోయిన మరియు తరువాత మూలాలు ఉన్న వ్యక్తులు దాని నుండి బయటకు వస్తున్నారు కాబట్టి ఈ ఖననం మరియు తరువాత పునరుత్థానం ఉంది కాబట్టి ఈ రకమైన థీమ్ బయటకు తీసుకురాబడింది కాబట్టి అతను తన కవితను మొదటి వాక్యంలోనే లోడ్ చేయడం ప్రారంభిస్తాడు 1984లో జార్జ్ ఆర్వెల్ కాబట్టి నవల ప్రారంభంలో గడియారం పదమూడును తాకుతుంది ఇప్పుడు పన్నెండుకు బదులుగా పదమూడు కొట్టడం అనేది మన దృష్టిని వెంటనే గుర్తుచేసే విషయం మీరు లోతుగా ఆలోచించినప్పుడు పన్నెండుకు బదులుగా పదమూడు కొట్టడం ఎందుకు అని ఆపై మీరు వచనాన్ని మరింత పరిశీలించినప్పుడు పదమూడు వారు ఈ గడియారాన్ని ఉపయోగించే సముద్ర సైనిక మండలాలలో మాత్రమే జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు పదమూడు పద్నాలుగు పదిహేను కాబట్టిమొదటి పంక్తిలోనే సైన్యం లేదా సైన్యం ఈ రకమైన గడియారాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఒక గంట లేదా ఒక గంట లేదా ఒక గంట అని చెప్పడానికి బదులుగా రచయిత నా నవల నుండి నియంతృత్వ సెటప్ను ఆశించాలని సూచించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నిరంకుశ సమాజం గురించి ఇది పూర్తిగా సైనిక సెటప్తో ఆధిపత్యం చెలాయించే మరియు వాక్ స్వేచ్ఛ లేని సమాజం గురించి ఇప్పుడుఅతను పదమూడు అనే పదం ద్వారా ఎలా సూచిస్తున్నాడో మీరు చూస్తారు కాబట్టి అంతర్గత మరియు లోతైన అర్థాల కోసం వెళ్ళడానికి దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి మీరు నిశితంగా చదవాలి వాస్తవానికి ప్రారంభంలో దగ్గరి పఠనం చేయడానికి మీరు చదవడానికి ఆసక్తి ఉన్న ఈ పుస్తకాలలో కొన్నింటిపై అందుబాటులో ఉన్న క్లిష్టమైన విషయాలను కూడా చదవవచ్చు మీరు మొదట క్లిష్టమైన విషయాలను చదివి ఈ నవలలకు వెళ్లండి లేదా నవలలను చదివి ఆపై విషయాలను చదవండి ఇది మీ పఠనాన్ని మెరుగుపరుస్తుంది ఆపై ఈ సాహిత్యాన్ని లేదా తాత్విక విషయాలను మెచ్చుకునే మీ సామర్థ్యాన్ని పెంచుతుంది దాని ముగింపులో మీరు ఒక ఆరోగ్యకరమైన వ్యసనాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది చదవడానికి ఉండాలి అని నేను సూచించాను కాబట్టి ఇరవై నాలుగు నుండి ఏడు వరకు ఏదైనా చదవండి కానీ కనీసం ఒక రోజులో మూడు గంటలు చదవడంపై దృష్టి పెట్టండి కాబట్టి అది మిమ్మల్ని నిజంగా జ్ఞానవంతుడైన తెలివైన వ్యక్తిగా విద్యావంతుడైన వ్యక్తిగా పండితుడిగా ఉన్నతవర్గ విద్వాంసుడిగా మార్చబోతోంది కాబట్టి ఈ పఠన అలవాటును అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి టీవీ మీకు సహాయం చేయదు లేదా వీడియోలో ఏమీ చూడటం మీకు సహాయం చేయదు ఈ ప్రోగ్రామ్ను కూడా మేము వీడియోలో ఇస్తున్నాము ఎందుకంటే కేవలం దూరాన్ని తొలగించడానికి కానీ ఆదర్శంగా చెప్పాలంటే మీరు మరింత నేర్చుకుంటారు కాబట్టి మీరు మీ స్వంత వేగంతో సంబంధిత అంశాలను చదవగలిగితే మరియు మేము దానిని చాలా స్వీయ కలిగి ఉన్న వీడియోలుగా చేసినప్పటికీ ఇది కాకుండా సంతృప్తి చెందకపోతే మీ స్వంతంగా చదవడానికి ప్రయత్నించండి ఏదైనా చదవడంలో ఆసక్తిని పెంచుకోండి నేను ముగింపులో వదిలిపెట్టిన తదుపరి బంగారు నియమం ఏమిటంటే మీకు ఆసక్తి కలిగించే ఏదైనా చదివినట్లయితే మీరు చదవడం ప్రారంభించిన దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి కాబట్టి దానిని మధ్యలో వదిలివేయవద్దు కాబట్టి ఇది విజయానికి మరొక కీ ఇది చదవడం గురించి ఇది మీరు అభివృద్ధి చేయాల్సిన చాలా ప్రాథమిక నైపుణ్యం ఆపై మెరుగుపరచడం మరియు మీ ఇతర సాఫ్ట్ నైపుణ్యాలను ప్రోత్సహించడానికి సమర్థవంతంగా ఉపయోగించడం అవసరంఇవి మళ్లీ రాయడం మాట్లాడటం వినడం వంటి కమ్యూనికేషన్తో సంబంధం కలిగి ఉంటాయి ఇప్పుడు మునుపటి దాని గురించి చాలా వరకు మానవ సంబంధాలపై నా దృష్టి ఉన్న ఈ మాడ్యూల్ను చూద్దాం మరియు ఇక్కడ నేను ఇంతకు ముందు ప్రారంభించిన కొన్ని అంశాలను మీరు గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను కానీ నేను మానవ సంబంధాల యొక్క కొన్ని ఇతర అంశాలను హైలైట్ చేయాలనుకుంటున్నాను మానవ సంబంధాలు మీ విజయానికి అలాగే వైఫల్యానికి దోహదపడతాయని మొదట్లోనే నేను మీకు చెప్పాను మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు విజయాన్ని ఇస్తారు మరియు మీ వైఫల్యానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు దోహదం చేస్తారు మీ ఆనందం లేదా దుఃఖం రెండూ మానవ సంబంధాల ద్వారా దోహదపడతాయి ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చాలా సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడుపుతున్న పశ్చాత్తాపం లేని జీవితాన్ని గడపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం కూడా మీ మానవ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది మీ మానవ సంబంధం విఫలమైన క్షణం కాబట్టి మీరు వైవాహిక సంబంధాలలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తారు ప్రజలు విడాకులకు వెళతారు ఇప్పుడు మానవ సంబంధాల పరంగా అన్నీ వైఫల్యాలు కాబట్టి దీన్ని కొనసాగించడం చాలా ముఖ్యం అని మీరు గుర్తుంచుకోవాలి మంచి మానవ సంబంధాలను కొనసాగించడానికి మీకు సహాయపడే ఒక బంగారు నియమం ఏమిటంటేమీరు ఇతరులతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నారో అలాగే ఇతరులతో ఎలా వ్యవహరించాలని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టిఇతరులు మిమ్మల్ని గౌరవించాలని మీరు కోరుకుంటేమీరు వారిని గౌరవించాలి ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుకుంటేమీరు వారిని ప్రేమించాలి ఇతరులు మీ పట్ల సానుభూతి చూపాలని మీరు కోరుకుంటే మీ పట్ల సానుభూతి చూపాలి మీరు కరుణ చూపాలి కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఇతరులు మీకు సహాయం చేయాలని మీరు కోరుకుంటే మీరు మొదట సహాయం అందించాలి కాబట్టి ఇది మానవ సంబంధాలలో పనిచేసే మరియు ఎల్లప్పుడూ ఇతరులతో వ్యవహరించే పరస్పర కారణం మరియు ప్రభావం రకం ఇతరులు మీతో గౌరవంగా వ్యవహరించాలని మీరు కోరుకుంటే వారు మీ ఆత్మగౌరవానికి హాని కలిగించకూడదని మీరు కోరుకుంటే ఇతరులకు కూడా అదే ఇవ్వండి ఏ సంబంధాలలోనైనా అధికార పోరాటాలను తీసుకురాకండి మీరు అర్థం చేసుకుంటే అది గెలుపు ఓటమి పరిస్థితికి దారితీస్తుందని అర్థం చేసుకోండి అప్పుడు మీరు గెలుస్తారని అనుకుంటే మీరు ఎల్లప్పుడూ మానవ సంబంధాలలో ఓడిపోతారు మీరు మీ యజమానిని గెలుచుకుంటారని అనుకుంటే కానీ మీరు మళ్ళీ మీ ఉద్యోగాన్ని కోల్పోతారు మీరు మీ భార్యను గెలుచుకున్నారని అనుకుంటే అది విడాకులకు దారితీయవచ్చు మీరు మీ కొడుకు లేదా కుమార్తెను మళ్లీ గెలుచుకున్నారని అనుకుంటే అది మరింత కమ్యూనికేషన్ గ్యాప్ మరియు సంబంధాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది కాబట్టి మానవ సంబంధాల పరంగా ఇది గెలుపు గెలుపు అయి ఉండాలి కాబట్టి అధికార పోరాటాలను ఉపయోగించవద్దు మీరు శక్తిని ఉపయోగించాల్సి వస్తే జాన్ ఆస్టన్ చెప్పేది గుర్తుంచుకోండి శక్తి అంటే మంచి శక్తిని ఉపయోగించగల సామర్థ్యం మీరు కొన్నిసార్లు శక్తివంతమైన స్థితిలో ఉంటే ఆ స్థానం మీకు కొంత శక్తిని ఇస్తుంది మీరు సీనియర్ విద్యార్థి అయితే ఆ పదవి మీకు శక్తిని ఇస్తుంది మీరు భర్త అయితే అది మీకు శక్తిని ఇస్తుంది మీరు భార్య అయితే అది మీకు శక్తిని కూడా ఇస్తుంది మీరు తల్లి అయితే అది మీకు శక్తిని ఇస్తుంది ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను శక్తివంతం చేయడానికి ఈ శక్తిని ఉపయోగించండి కాబట్టి మీరు ఉన్నత స్థాయి సోపానక్రమంలో ఉంటే మద్దతు ఇచ్చే విషయంలో వారికి సాధికారత కల్పించే విషయంలో దిగువ స్థాయిలో ఉన్నవారిని నిర్మించడానికి ప్రయత్నించండి తరచుగా స్త్రీ పురుష సంబంధాల పరంగా విశ్వాసం నిర్మించబడదు కాబట్టిఅది చాలా సమస్యలకు దారితీస్తుంది ఒకసారి ఒక పురుషుడు మరియు స్త్రీ మమ్మల్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు భార్యాభర్తలను ఒకే ఇంట్లో రహస్యంగా ఉంచుతారు రహస్యాలు మొబైల్ ఫోన్లలో ఉంచబడతాయి కాబట్టి భర్త భార్య ఫోన్ చూడలేరు మరియు దీనికి విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు ఒకదానికొకటి దాచబడతాయి ఇద్దరికీ అవసరమైనప్పుడు ఉపయోగించగల సాధారణ ప్రదేశంలో డబ్బు ఉంచబడదు మీ డబ్బు నా డబ్బు వస్తుంది మీరు మీ డబ్బును దాని కోసం ఉపయోగించండి నేను దీని కోసం నా డబ్బును ఉపయోగిస్తాను ఆ ఖరీదైన బహుమతిని కొనడానికి నేను నా డబ్బును ఉపయోగిస్తున్నప్పుడు నన్ను అడగడానికి మీరు ఎవరు అలా చేయడానికి నన్ను ఆపడానికి మీరు ఎవరు కాబట్టి ఈ రకమైన చర్చ వచ్చే క్షణం ఇది సాధారణంగా నమ్మకంతో నిర్మించాల్సిన విషయం కాబట్టి ఘర్షణ వస్తుంది నిజానికి మళ్ళీ ఈ సంబంధాలలో సంబంధం స్థిరంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి కీలకమైన మార్గాలలో ఒకటి వారు డబ్బు గురించి ఎలా మాట్లాడుతున్నారో వారు డబ్బుతో ఎలా స్వేచ్ఛగా ఉన్నారో చూడటం పిల్లలు తండ్రి లేదా తండ్రి జేబులో లేదా తల్లి హ్యాండ్బ్యాగ్ నుండి డబ్బును దొంగిలించని ప్రదేశంలో డబ్బును సురక్షితంగా ఉంచవచ్చా పిల్లలు మోసం చేయరు లేదా భార్య భర్త జేబులో నుండి డబ్బు తీసుకోరు లేదా భార్యకు ఎటిఎం పింగ్ ఇవ్వడానికి భర్త భయపడతాడు ఇప్పుడు ఇవి విశ్వాస స్థాయిలు ఇప్పుడుఒకసారి మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలనుకుంటేమీరు విశ్వసించాలిఆపై నమ్మకం అనేది మీరు మొదట ఇవ్వాల్సిన విషయం మీరు నిజంగానే అవతలి వ్యక్తిని కూడా నమ్మదగిన వ్యక్తిగా చేయగలిగేలా మీరు నమ్మదగినవారుగా ఉండాలి ఇది తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య జరగాలి తద్వారా వారు ఒకరినొకరు విశ్వసించగలగాలి ఉత్తమ ఉద్దేశ్యాలతో చేస్తున్నారని పిల్లలు గ్రహించాలి మరియు పిల్లలు లేదా వారి పిల్లలు మరియు వారు తప్పులు చేయలేరని మరియు వారి సందేహాలు మరియు అనుమానాలకు బదులుగా వారు నైతికంగా సరైనవారని తల్లిదండ్రులు గ్రహించాలి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంబంధాన్ని మళ్ళీ విశ్వాసం పరంగా కొనసాగించాలి మేనేజర్ మరియు వర్కర్స్ మేనేజర్ మరియు వర్కర్స్ అనే రెండు వైపులా నమ్మకాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం దానితో పాటు మీరు సమగ్రతను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించాలి సమగ్రత అనేది మీ పాత్రకు సంబంధించినదివిషయాలను నైతికంగా సరైనదిగా తప్పుగా ఉంచే మీ సామర్థ్యానికి సంబంధించినదిమీ భావోద్వేగ మేధస్సుకు సంబంధించినది ఇది మీ ఆధ్యాత్మిక సామర్థ్యానికి సంబంధించినది డబ్బు పోయినప్పుడు లేదా సంపద పోయినప్పుడు ఏమీ కోల్పోరు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ సంపదను తిరిగి పొందవచ్చు అని చెబుతారు కానీ ఆరోగ్యం కోల్పోయినప్పుడు ఏదో కోల్పోతారు మరియు పాత్ర కోల్పోయినప్పుడు ప్రతిదీ కోల్పోతారు ఒక పాత్రను నిర్మించడానికిఆ పాత్రను సమగ్రతతో నిర్మించడానికి దానికి నమ్మకాన్ని జోడించడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది మీరు సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది ఆపై సమగ్రత మరియు నమ్మకంతో దానిని నిర్మించుకోండి కానీ మీరు దానిని రెండవ భాగంలో విచ్ఛిన్నం చేయవచ్చు కాబట్టి సమగ్రతను నిర్మించేటప్పుడు అది పాత్ర మరియు సూత్రాల పరంగా నైతిక దృఢత్వాన్ని సూచిస్తుంది కానీ మీరు అనుసరించని విషయాలను ఎప్పుడూ బోధించవద్దు మీరు ఇంట్లో తాగుతున్నట్లయితే లేదా మీరు బయట తాగుతున్నట్లయితే మీ పిల్లలు లేదా మీ భార్యకు తాగవద్దని చెప్పలేరు ఎందుకంటే ఇది చెడ్డ విషయం అని మీకు తెలుసు కానీ మీరు మీ కోసం చేస్తున్నారు మీరు ధూమపానం చేస్తుంటే మీరు ధూమపానం మానేయమని ఎవరికీ చెప్పలేరు మహాత్మా గాంధీతో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది అది మీ అందరికీ తెలిసి ఉండవచ్చు తల్లి గాంధీ వద్దకు వెళ్లి తన కొడుకు చాలా స్వీట్లు తింటున్నాడని చెప్పింది కాబట్టిగాంధీ అలా చెప్పారు మరియు మీరు అతనికి చెబితేఅతను దానిని ఆపివేస్తాడని ఆమె చెప్పింది కాబట్టి మీరు 3 రోజుల తర్వాత రాగలరా అని గాంధీ ఆమెకు చెప్పారు కాబట్టి ఆమె మంచిది అని చెప్పింది ఆమె 3 రోజుల తరువాత వచ్చింది ఆపై గాంధీ దయచేసి అధిక స్వీట్లు తినడం మానేయండి అని అన్నారు ఇది మీకు మంచిది కాదు చక్కెర మంచిది కాదు కాబట్టి కొడుకు అన్నాడు కానీ తల్లి ఆశ్చర్యపోయింది ఆమె గాంధీజీని అడిగారుమీరు దీన్ని 3 రోజుల ముందు చెప్పవచ్చు మీరు ఇప్పుడు చెప్తున్న సరళమైన విషయం చెప్పడానికి మీరు ఈ 3 రోజుల సమయాన్ని ఎందుకు తీసుకున్నారు కాబట్టి గాంధీజీ 3 రోజుల ముందు నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అని చెప్పారు నేను స్వీట్లను తట్టుకోలేకపోయాను మరియు నేను చాలా చక్కెర తీసుకుంటున్నాను నేను అతనికి ఈ విషయం చెప్పడానికి ముందు నా పాత్రను బలోపేతం చేయాలనుకున్నాను నేను ఈ స్వీట్లు తినడం ఆపగలనా అని ప్రయత్నించాలనుకున్నాను ఇప్పుడుకనీసం 3 రోజులు నేను పూర్తిగా ఆగిపోయాను అతను దానిని తినడం మానేయాలని చెప్పడానికి నాకు నైతిక బలం నైతిక బలం ఉంది సమగ్రత ఎలా నిర్మించబడుతుందో చూడండి ఇది సూత్రాలు మరియు స్వభావం నైతిక దృఢత్వంతో నిర్మించబడింది మరియు అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మీరు బోధించనప్పుడు మీరు ఏమి ఆచరించరు ఎవరైనా ఏదైనా మంచి సాధన చేయాలని మీరు నిజంగా కోరుకుంటే మీరు అలా చేయండి అప్పుడు మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఉదాహరణగా ఉంటారు మీరు మోడల్ అవుతారు అప్పుడు ప్రజలు ప్రేరణ పొందుతారు కాబట్టి ఒక ఉదాహరణను సెట్ చేయడానికి ఇది ఉత్తమ మార్గం ఈ నమ్మకాన్ని మరియు సమగ్రతను ఎలా కొనసాగించాలి ఇది చాలా కష్టంగా అనిపిస్తుందికానీ ఇది అసాధ్యం కాదు మరికొన్ని నిబంధనలను గుర్తుంచుకోండి సంవత్సరాలుగా నిర్మించిన వారి నమ్మకాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయవద్దు మీరు ఒక కంపెనీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా కంపెనీ సద్భావనను పెంపొందిస్తోందిమీరు ఒక కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామీరు స్నేహితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామీరు పీర్ గ్రూపులలో ఉన్నా మీరు కొంతమంది సహోద్యోగులకు ప్రాతినిధ్యం మీరు దానిని అభివృద్ధి చేయడానికి మరియు నిర్మించడానికి ప్రయత్నించిన తర్వాత వహిస్తున్నా సంవత్సరాలుగా నిర్మించిన వారి నమ్మకాన్ని ఎప్పుడూ విచ్ఛిన్నం చేయవద్దు మీకు ఏ డబ్బు ఏ ప్రయోజనం లభించినా ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడం విలువైనది కాదుఎందుకంటే మీరు నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు మీరు ఆ వ్యక్తిని దెబ్బతీయడమే కాదు మీరు నిరుత్సాహపరచడమే కాదు నిరాశపరచడమే కాదుఆ వ్యక్తికి నిరాశను కలిగించడంఆ వ్యక్తిని కలతపరచడం మీరు ఆ వ్యక్తిని బాధపెట్టడమే కాదు కానీ చివరికి మీలో ఏదో తగ్గిపోయిందని మీరు గ్రహిస్తారు ఇది మిమ్మల్ని తగ్గించింది మీరు మీ సొంత అంచనాలలో తక్కువగా పడిపోతారు మరియు ఆ గౌరవం స్థాయి తగ్గిపోయింది మీరు పొరపాటు చేశారని గ్రహించి అప్పుడు సవరణలు చేయడానికి మార్గం లేదని మీరు గ్రహిస్తారు మీరు మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మీరు ఉద్వేగభరితమైన క్షణాల్లో ఎవరినీ నిరాశపరచకూడదు హఠాత్తుగా మీరు దేనికైనా ఆకర్షించబడతారు మీరు దుస్తులను నిర్మించిన వ్యక్తిని నిరాశపరిచే ఖర్చుతో మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు గుర్తుంచుకోండినేను ఇంతకు ముందు చెప్పినట్లుగాపరిస్థితులు మిమ్మల్ని తయారు చేయవు పరిస్థితుల కారణంగా నేను బాధితురాలిని అయ్యానని మీరు చెప్పలేరు పరిస్థితి నిజంగా మిమ్మల్ని వెల్లడిస్తుంది ఇది కీలకమైన సమయాల్లో మీలో అంతర్భాగాన్ని తెస్తుంది అందుకే ఇంటర్వ్యూలలోవారికి ఈ పరిస్థితి ప్రతిస్పందన పరీక్ష ఉంటుంది అవి మిమ్మల్ని ఒత్తిడిలో పడేస్తాయి వారు చాలా కఠినమైన పరిస్థితిని సృష్టిస్తారుదీని ద్వారా మీరు మీలో ఉత్తమమైన లేదా చెత్తను తీసుకురావచ్చు కాబట్టిపరిస్థితి మిమ్మల్ని అసాధారణమైన పద్ధతిలోమీరు చేయని అసాధారణ పద్ధతిలో వ్యవహరించమని బలవంతం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండిముఖ్యంగా మీరు ఎవరికైనా ద్రోహం చేయాలని నిర్ణయించుకుంటే మీరు ఎవరితోనైనా అన్యాయంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటేఇచ్చిన పరిస్థితిలో ఆ వ్యక్తి మీకు కూడా అదే చేస్తాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇచ్చిన పరిస్థితిలో ఆ వ్యక్తి మీకు అదే చేస్తే ఒక కోణంలో మీరు అలా చేయడం సమర్థనీయం అయినప్పటికీ మీరు ఇప్పటికీ కుంటి సాకును కలిగి ఉంటారని నేను చెప్పను కానీ ఆ వ్యక్తి మీ పట్ల ఆ విధంగా స్పందించడని మీకు 200 శాతం ఖచ్చితంగా తెలిస్తే మీరు ఇప్పుడు స్పందించబోయే విధానం అప్పుడు ఆ వ్యక్తికి ఆ అనర్హమైన చికిత్సను ఇవ్వడంలో మీరు పూర్తిగా అన్యాయంగా ఉన్నారు అది మిమ్మల్ని విడిచిపెట్టదు ఎందుకంటే ఆ సమయంలో ఆ వ్యక్తి హాని కలిగించే పరిస్థితిలో ఉన్నాడు మరియు మీరు నిజంగా దానిని దోపిడీ చేస్తున్నారు క్రైమ్ అండ్ పనిష్మెంట్ లో ఫ్యోడర్ డోస్టోవ్స్కీ ఇది మానవ అణచివేత మరియు అణచివేత గురించి చాలా ఆసక్తికరమైన ద్యోతకం కాబట్టిమరొక దుష్ట వ్యక్తి హింసించిన ఒక అమాయక వ్యక్తి ఉన్నాడు కానీ కొట్టబడిన హింసించబడిన బాధితులైన ఆ అమాయక వ్యక్తి ఈ వ్యక్తి నన్ను ఎందుకు కొడుతున్నాడని తన మనస్సులో ఆలోచిస్తాడుఆపై నేను నిస్సహాయంగా ఉన్నాను నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు నా బలహీనమైన క్షణంలో నాపై దాడి చేస్తున్నానని అతను ఆలోచిస్తున్నప్పుడుఅతను చెప్పే ఆలోచన కూడా హాని కలిగించే పరిస్థితుల పరంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్న అవతలి వ్యక్తికి హాని కలిగిస్తుందని రచయిత చెప్పారు కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి మరియు మొత్తం మానవ స్వభావం ఏమిటంటే ప్రజలు ఉదారంగా ఉంటారు ప్రజలు విషయాలను మరచిపోతారు కానీ అప్పుడు మీరు వారి కోసం చేసిన తప్పులను వారు ఎప్పటికీ క్షమించలేరు కాబట్టి వారు కూడా రాజీపడవచ్చు ఆపై వారు దానిని కొనసాగించవచ్చు అందుకే మీరు కొన్ని దుర్మార్గాలకు పాల్పడడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విశ్వాసం మరియు సమగ్రతతో సంబంధం ఉన్న సంబంధాల పరంగా జీవితంలో మళ్ళీ గుర్తుంచుకోండి ఏదైనా విరిగిన వస్తువులకు మీకు శీఘ్ర పరిష్కారం లేదు అక్కడ కూడా అది విరిగిన హృదయాలు తప్ప ప్రతిదీ పరిష్కరించగలదని వ్రాయబడుతుంది అది వారికి ప్రకటన కాబట్టి విరిగిన హృదయాలు మరియు ముఖ్యంగా మీరు దానికి బాధ్యత వహిస్తే అది పరిష్కరించలేకపోతే ఏ జిగురు దాన్ని పరిష్కరించదు ఎందుకంటే గుండె అనేది కొన్ని బాహ్య ఏజెంట్లతో పరిష్కరించలేని భావోద్వేగ విషయం మానవ సంబంధాలు భావోద్వేగాలతో తయారవుతాయి అప్పుడు భావోద్వేగాలు మన స్వంత కిరణాలు మరియు కంచెల వద్ద స్థిరపరచగల లేదా భర్తీ చేయగల పదార్థాల వలె ఉండవు జీవితంలో కూడా రివైండ్ లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ లేదు ఓహ్ నేను ఇప్పుడు ఈ వ్యక్తిని బాధపెడతాను అని మీరు అనుకోరు కానీ నేను తిరిగి వెళ్లి ఆపై ప్రతిదీ క్రమబద్ధీకరిస్తాను మీరు ఆ క్షణానికి తిరిగి వెళ్లి దానిని తిరిగి మార్చలేరు నేను వేగంగా ముందుకు వెళతానని మీరు అనుకోరు నేను భవిష్యత్తులో కొంత సమయం వరకు వెళ్తాను మరియు ఈ విషయాలన్నింటికీ నేను సరిదిద్దుకునే ప్రతిదాన్ని మారుస్తాను వర్తమానం కీలకమని మీరు గ్రహించాలి మరియు మీరు వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి మరియు ఈ సమయంలో మీరు మీ పట్ల నిజాయితీగా ఉంటే ఆపై మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మిమ్మల్ని ఏకీకృతం చేయగలిగితే మీ గతం ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది అది మిమ్మల్ని వెంబడించదు మరియు మీ భవిష్యత్తు మిమ్మల్ని ఎటువంటి ఆందోళన లేకుండా తీసుకువెళుతుంది ఇతరులతో వ్యవహరించడం గురించి నేను మీకు చెప్తాను సంబంధాల పరంగా రెండు మూడు విషయాలు చాలా కీలకమైనవి ఒకటి తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిగి ఉంటారు మరియు పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిగి ఉంటారు నేను చెప్పే కథలు మీలో చాలా మందికి నచ్చినందునమీకు రెండు లేదా మూడు కథలు చెప్పడం ద్వారా నేను ఈ మాడ్యూల్ను మళ్ళీ ముగించాలనుకుంటున్నాను కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ అంచనాలలో చాలా అనుభవం కలిగి ఉంటారని వివరించడం మొదటి కథ తండ్రి ఐఏఎస్ అధికారి కావాలనుకున్నాడు కానీ నాలుగో ఐదవ ప్రయత్నం తర్వాత కూడా అతను ఐఏఎస్ అధికారి కాలేకపోయాడు తండ్రి ఇంజనీర్ కావాలనుకున్నాడు తండ్రి డాక్టర్ కావాలనుకున్నాడు తండ్రి జె లో ఉత్తీర్ణత సాధించి అఖిల భారత స్థాయిలో పదో స్థానంలో లేదా మరేదైనా అవ్వాలనుకున్నాడు కానీ తండ్రి లేదా తల్లి వారి అంచనాలకు అనుగుణంగా మారలేకపోయారు లేదా జీవించలేకపోయారు మరియు వారికి వారి నెరవేరని ఆశయాలు మరియు చిరాకులు ఉన్నాయి తమ పిల్లలపై ఆ నెరవేరని ఆశయాలు మరియు చిరాకులను విశ్వసించే హక్కు వారికి లేదు మరియు వారు తమ ఆశయాలు మరియు వారి కోరికలు మరియు వారి అంతర్గత కోరికల ప్రకారం పిల్లలు ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి వదిలివేయాలి కాబట్టి ఇది వారు కారులో వెళ్తున్న తండ్రి మరియు కొడుకు గురించిఆపై తండ్రి ఈ కారును అధిగమించడానికి ప్రయత్నించాడని కొడుకు చెప్పాడు కాబట్టి తండ్రి ప్రయత్నించాడు ఆపై అతను కొడుకు అది బిఎమ్డబ్ల్యూ లాగా ఉంది అప్పుడు మా కారు ఒక చిన్న పాత మోడల్ కారు మరియు దానిని ఓడించలేము అని చెప్పాడు తండ్రి దీనిని ప్రయత్నించాడు ఆపై అతను చాలా వేగంగా ప్రయత్నిస్తాడు ఆపై అది ఆడి అని అతను గ్రహిస్తాడుఅప్పుడు మీరు అలా చేయడం సాధ్యం కాదు తండ్రీ మీరు దీన్ని కూడా ప్రయత్నించండి కాబట్టి వారు ప్రయత్నించారు ఆపై తండ్రి ప్రయత్నిస్తాడు ఆపై నేను దీనిని అధిగమించలేను అని చెబుతాడు నాలుగు ఐదు కార్లు అని కొడుకు అతన్ని అధిగమించలేనని మీ కారు మీ కారుతో మాత్రమే వెళ్ళగలిగే విధంగా తయారు చేయబడిందని మీరు గ్రహించినప్పుడు వేగం మరియు అది ఇతర కార్లను అధిగమించలేవు అవి నిర్మించబడిన పద్ధతిలో అధిక వేగంతో వెళ్లవచ్చు నేను నెమ్మదిగా ఉన్నానని చెప్పినప్పుడు మీరు నన్ను ఇతరులతో ఎందుకు పోల్చుతారు చదవడంలో మరియు మీరు పోల్చినప్పుడు మీ పొరుగువారి కుమారుడు చదవడంలో వేగంగా ఉంటాడు మరియు నైపుణ్యాలను ఎంచుకోవడం అనేది నేను ఒక నిర్దిష్ట మార్గంలో తయారు చేయబడిందని మీరు గ్రహించలేదా అప్పుడు తండ్రి తన పొరపాటును గ్రహించి ఆపై క్షమాపణలు చెప్పాడు కానీ అది తల్లిదండ్రులందరికీ ఉదాహరణగా ఉంటుంది మరియు ఒక రాజ్యాంగం కూర్పు జన్యు అలంకరణ ఉందనిపర్యావరణం ఉందని మనం గ్రహించాలి ఇవన్నీ పిల్లల మనస్తత్వానికి దోహదం చేస్తున్నాయి తల్లిదండ్రుల మనస్తత్వాన్ని పిల్లలపై రుద్దడం సరికాదుఆపై వారికి నిరాశను కలిగించకూడదు లేదా వారిని భయపెట్టకూడదు అని నేను మీకు ఈ కథ చెప్పాను కానీ తదుపరిది తల్లిదండ్రుల వైపు నుండి ముఖ్యంగా వారు పెద్దలుగా మారినప్పుడు ఇది ఒక సాఫ్ట్ స్కిల్ మాత్రమే అని నేను చెబుతాను ఇది మీ EQ SQ స్థాయిని నిర్ణయిస్తుంది మరియు మీరు కలిగి ఉండగల అన్ని ఆదర్శప్రాయమైన లక్షణాల పరంగా మీ అనేక ఇతర సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వ అభివృద్ధిని నిర్ణయిస్తుందిఅంటే పెద్దలను గౌరవించడంమీరు పెద్దలతో వ్యవహరించే విధానం మీకు ఉన్న గౌరవం వారి పట్ల మీకు ఉన్న ప్రేమ నేను గాంధీజీ సత్యంతో చేసిన ప్రయోగాన్ని చదువుతున్నప్పుడు గాంధీజీ వ్యక్తిత్వం గురించి ఒక విషయం గుర్తుకు వచ్చింది అది ఏమిటంటే ఆయన పెద్దల తప్పులకు ఎప్పుడూ గుడ్డిగా ఉండేవారని వారి పట్ల తనకున్న ప్రేమ గౌరవం వల్ల వచ్చే పెద్దల తప్పులకు ఆయన ఎప్పుడూ గుడ్డిగా ఉండేవారని చెప్పబడింది కాబట్టి పెద్దలు పొరపాటు చేస్తే అతను కేవలం అంధుడు అతను ఫిర్యాదు చేయడం లేదు అతను వారిని చూపించడం కూడా లేదు కానీ నేటి ప్రపంచంలో మీకు తెలుసు కాబట్టి అందరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని మరియు ఒక పెద్ద పేలవమైన జ్ఞాపకశక్తి నుండి పొరపాటు చేసినా కూడా కాబట్టి చుట్టూ ఉన్న వ్యక్తులకు కోపం వస్తుంది వారు చాలా కోపంగా ఉంటారు వారు కోపంగా ఉంటారు వారు ఆ వ్యక్తి మీద అరుస్తారు మరియు వారు ఆ వ్యక్తిని చాలా భయపెడతారు మళ్ళీ నాకు ఒక కథ గుర్తుంది అక్కడ ఆ కుమార్తె చాలా కోపంగా ఉండి ఆ చెక్కుపై సరిగ్గా సంతకం చేయలేకపోయి పెన్ను పట్టుకోలేకపోయినందుకు తల్లి మీద కేకలు వేస్తుంది కాబట్టిమీరు నా చేతిని పట్టుకోగలరా అని తల్లి చెబుతుంది కుమార్తె కోపానికి గురైనప్పుడు నేను సంతకం చేయగలను మరియు నేను ఎన్నిసార్లు అలా చేయాలో చెబుతాను మీరు దానిని సులభంగా చేయగలరని మీకు తెలియదా ఆపై తల్లి మర్యాదగా చెబుతుంది ఆ కుమార్తె మీరు నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు మీరు చేయలేకపోయారువందల సార్లు నేను మీ చేతిని పట్టుకున్నాను ఆపై నేను మీకు ఏమీ చెప్పలేదు కాబట్టి పిల్లలు తాము స్వతంత్రంగా మారే స్థాయికి చేరుకున్నప్పుడు వారు వారి తల్లిదండ్రుల కంటే చాలా ప్రజాదరణ పొందినప్పుడు మరియు చాలా విజయవంతం అయినప్పుడువారు వారి తల్లిదండ్రుల కంటే పది రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించగలిగినప్పుడు వారి తల్లిదండ్రుల కంటే వంద రెట్లు ఎక్కువ కీర్తిని పొందినప్పుడు వారి స్వంత తల్లిదండ్రులచే ఎలా శిక్షణ పొందారో తరచుగా మర్చిపోతారు అప్పుడు కొన్నిసార్లు అహంకార అహంకారం వారికి వస్తుంది మరియు ఇది చాలా గర్వంగా మరియు అహంకారంగా మారిన అటువంటి కుమారుడి కథ అప్పుడు అతను తన తండ్రి కంటే చాలా బాగా చేశాడని భావించి తన తండ్రి తన కుమారుడి దయ మీద ఉన్నాడని గ్రహించాలని కోరుకున్నాడు కాబట్టి అతను తన తండ్రిని లోపలికి వచ్చి చాలా తరచుగా కూర్చోవడానికి కూడా అనుమతించలేదు మరియు అతను ఎక్కువగా అతనిని తన భారీ విలాసవంతమైన బంగ్లా వెలుపల ఉంచాడు మరియు అతను నిద్రపోయే ఒక చిన్న స్థలం ఉంది మరియు అతను చలితో వణుకుతూ ఉంటాడు మరియు అతను ఒక పెంపుడు కుక్కను కలిగి ఉన్నాడు మరియు కుక్కను కూడా తండ్రి పక్కన కట్టేశాడు మరియు అతను చేసేది ఏమిటంటే అతను మొదట కుక్కకు ఆహారం ఇస్తాడు మరియు కుక్క ఆహారం తినడం పూర్తి చేసి ఆపై అదే ప్లేట్ తీసుకుంటాడు ఆపై అతను తన తండ్రికి ఆహారం ఇస్తాడు మరియు అతను తనను అవమానించగలడని చూపించడానికి ఇస్తాడు ఆపై తండ్రి ఇప్పుడు దాని గురించి ఏమీ చేయలేడు తండ్రి ఏమీ మాట్లాడలేదు కాబట్టి అతను బలహీనమైన పరిస్థితిలో ఉన్నందున మరియు అతనికి ఆహారం ఇవ్వడానికి ఎవరూ లేనందున అతను దానిని తింటూ ఉన్నాడు మనవడు దీనిని చూసేవాడు తండ్రి వచ్చిన ప్రతిసారీ అతను కుక్కకు ఆహారం ఇస్తాడు అతను అదే ప్లేట్ను ఉపయోగిస్తాడు ఆపై తన తండ్రికి ఆహారం ఇస్తాడు ఆపై తండ్రికి ఇస్తాడు ఒకరోజు అతను బయటకు వచ్చి తండ్రి చనిపోయాడని చూశాడుఅతను చనిపోయాడనిఅందువల్ల అతను అతన్ని శ్మశానవాటిక కు తీసుకువెళ్ళాడు వారు అన్ని అంత్యక్రియలను చేశారు ఆపై అతను ఇంటికి తిరిగి వచ్చాడు అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆపై అతను ప్రతిదీ శుభ్రం చేస్తూ ఉన్నాడు ఆపై కుక్క కోసం వచ్చాడుఆపై కుక్క కోసం కొత్త ప్లేట్ ఉంచాడు ఆపై అతను పాత ప్లేట్ను విసిరేయబోతున్నాడు ఆ సమయంలో కొడుకు వచ్చాడు మరియు అతను కుక్క తినే పాత ప్లేట్ను తీసుకున్నాడు అందులో కొడుకు తాత కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి అతను దానిని తీసుకున్నాడు ఆపై అతను దానిని తన వద్ద ఉంచుకోవాలనుకున్నాడు తండ్రి ఆశ్చర్యపోయాడు ఆపై అతను కొడుకును అడిగాడు నీవూ ఈ ప్లేట్ను ఎందుకు తీసుకుంటున్నావ్ ఇది పనికిరాని ప్లేట్ ఆపై దానిని విసిరేస్తారు దీనికి మీరు పెద్దయ్యాక కొడుకు చెప్పాడు కాబట్టి నేను మీకు ఆహారాన్ని ఎలా ఇస్తాను ఈ ప్లేట్ను ఉపయోగించి నేను మీకు ఆహారాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను మీరు ఇతరులకు ఏమి చేస్తారో కథ యొక్క నైతికతను మీరు పొందారని నేను ఆశిస్తున్నాను తరువాతి దశలో మీరు ఇతరుల నుండి పొందుతారు తన తండ్రిని అవమానించిన కొడుకు విషయంలోమనవడు అయిన తన కొడుకు మీరు పెద్దలతో వ్యవహరించాల్సిన విధానం ఇదే అని భావించి అతను దానిని తన తండ్రి నుండి నేర్చుకున్నాడు కాబట్టి మీ తల్లిదండ్రులకు వారు పెద్దయ్యాక ఆహారం ఇవ్వడానికి కుక్క తినే అదే ప్లేట్ను మీరు ఉపయోగించాలని అతను అనుకున్నాడు మరియు అతను తన తండ్రికి కూడా అదే చేయాలని భావిస్తాడు ఈ చెరగని గుర్తును మీ మనస్సు నుండి తొలగించలేమని నేను చెప్తున్నానుమీ ప్రవర్తనను చూడటం ద్వారా పిల్లవాడు అతని లేదా ఆమె మనస్సును మార్చుకోని ఎన్ని పదాలను ఉపయోగించడం ద్వారా పిల్లవాడు ఏమనుకుంటున్నారో మీరు మార్చలేరు ఈ కోర్సు యొక్క ముగింపు ఆలోచనలకు వచ్చే ముందు నేను మీకు మరో ఆసక్తికరమైన కథ చెబుతాను మళ్ళీ ఒక ధనవంతుడైన విలాసవంతమైన వ్యాపారవేత్త తన తండ్రిని పాత అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిన దృశ్యం ఇది ఎందుకంటే అతని భార్య అతన్ని హింసిస్తోంది మరియు భార్య తన తండ్రిని ఇంట్లో ఉంచడం ఇష్టపడటం లేదు వారికి తగినంత వాదనలు జరిగాయి చాలా గొడవలు జరిగాయి తండ్రి స్వయంగా తాను ఎక్కడైనా వెళ్లిపోవడం మంచిదని అనుకున్నాడు అప్పుడు అతను కొడుకుకు సూచించాడు మరియు కొడుకు కూడా నేను నిన్ను ఈ అనాథాశ్రమంలో ఉంచుతాను కానీ నేను మీ కుమారుడిని అని పొరపాటున వారికి చెప్పవద్దు అని చెప్పాడు కాబట్టి అప్పుడు ప్రజలు నేను అంత ధనవంతుడిని అని అనుకుంటారు అప్పుడు అది నాకు చెడ్డ పేరును సృష్టిస్తుంది మరియు అదే సమయంలో అతను మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి తిరిగి వస్తానని చెప్పాడు మరియు నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న మీ పొరుగువాడిని మాత్రమే అని మీరు వారికి చెబుతారు ఆపై ఇతర వ్యక్తులు మిమ్మల్ని విడిచిపెట్టారు కాబట్టి మీరు ఇప్పుడు అనాథగా ఉన్నారు కాబట్టి తండ్రి అతను చెప్పిన దేనినీ పట్టించుకోలేదు కనీసం మీరు నన్ను వారి ఇంట్లో వదిలేయండి కాబట్టి కొడుకు వస్తాడు ఆపై అతను తన వస్త్రంలో ఒకటి లేదా రెండు సంచులను తీసుకుంటున్నాడు మరియు అతని భార్య నుండి ఫోన్ కాల్ వస్తుంది మీరు అతన్ని విడిచిపెట్టారా అని అడుగుతుంది కాబట్టి త్వరగా తిరిగి రండి మనం ఒక సినిమా కోసం వెళ్ళాలి మనం కొంత షాపింగ్ చేయాల్సి ఉంటుందికాబట్టి ఆ వృద్ధుడిని వదిలి త్వరగా రండి కాబట్టిఅతను వెళ్లిఆపై తండ్రి లోపలికి వెళ్ళాడు ఆపై వెళ్ళేటప్పుడు తండ్రిని ఆ అనాథాశ్రమ యజమాని తాకి ఆపై అతను అతన్ని చాలా చక్కగా పలకరించాడు మరియు ఆ అనాథాశ్రమ యజమాని అతనితో చాలా మంచి సన్నిహిత మిత్రులలా మాట్లాడుతున్నాడుఅతను అతన్ని ఏదో అడుగుతున్నాడు ఆపై అతను లోపలికి వెళ్ళాడు కాబట్టి కొడుకు సామాను తీసుకుంటున్నాడు ఆపై అతను వెళ్లి దానిని ఉంచి బయటకు వచ్చాడు ఆపై ఈ అనాథాశ్రమ యజమాని తన తండ్రికి ఎలా తెలుసు అని అతను ఆసక్తిగా ఉన్నాడు కాబట్టి అతను వెళ్లి సర్ లాగా ఈ వ్యక్తి మీకు ఎలా తెలుసు అని అడిగాడు అప్పుడు అతను మీ సంబంధం ఏమిటి అని అడిగాడు మరియు అతను అది ఏమిటి అని అడిగాడు మరియు అతను వాస్తవానికి తన తండ్రి అని దాచడానికి ప్రయత్నిస్తాడు కానీ అవతలి వ్యక్తి చెప్పాడు కాబట్టి అది ఏమైనప్పటికీ మీరు అడిగినందున ఈ వ్యక్తి నేను మీకు ఇది చెప్పాలని కోరుకోలేదు కానీ మీరు అడిగినప్పటి నుండి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ వ్యక్తి సుమారు 40 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆపై అతనికి పిల్లలు లేరు మరియు అతను తన ఏకైక కుమారుడిగా ఎదగడానికి ఈ అనాథాశ్రమంలో నుండి ఒక బిడ్డను తీసుకున్నాడు ఆపై అతను అతన్ని చాలా ప్రేమ మరియు ఆప్యాయతతో పెంచాడు ఇప్పుడు ఆ కొడుకుకు ఏమి జరిగిందో నాకు తెలియదు కానీ అప్పుడు మీలాంటి ఎవరైనా వచ్చి అతన్ని ఇక్కడ పడేశారు కాబట్టి ఆ కొడుకు వాస్తవానికి అనాథ అని మీరు అర్థం చేసుకోవచ్చు తండ్రి ఈ అనాథాశ్రమ ఇంటి నుండి తీసుకున్నాడు తరువాత కొడుకు పెరిగి ఎంత అహంకారంగాక్రూరంగా మారిందంటే తనకు ఈ రకమైన నేపథ్యం ఉండవచ్చని కూడా అతను గ్రహించలేదు ఆపై అతను వచ్చి ఆపై అతన్ని ఈ అనాథాశ్రమంలో వదిలి వెళ్ళిపోతాడు కాబట్టిఇవి ఇతరులతో వ్యవహరించే కథలు మాత్రమే ముఖ్యంగా మీరు పెద్దలతో వ్యవహరిస్తున్నట్లయితే వారికి గౌరవం చూపించడానికి ప్రయత్నించండి మరియు వారికి నిజంగా అర్హమైన గౌరవాన్ని ఇవ్వండి ఇప్పుడు ముగింపు ఆలోచనగా నేను మొత్తం కోర్సును సంకలనం చేయడానికి బదులుగా నేను చాలా ప్రసిద్ధ కవి రాసిన ఒక కవితను చదవబోతున్నాను ఆపై మొదట దానిని త్వరగా చదివి ఆపై మీకు వివరిస్తాను ఇది ఈ 48 ఉపన్యాసాలలో నేను ఏమి చేస్తున్నానో ఒక రకమైన సారాంశం మరియు ఇది నా ముగింపు ఆలోచనలు మరియు మీరు ఈ పద్యం యొక్క ప్రాముఖ్యతను గ్రహించినట్లయితే నేను నిజంగా నా కోర్సును సమర్థవంతంగా నేర్పించి ఉండేవాడిని నన్ను ఆ కవిత చదవనివ్వండి ఆపై నేను మీకు చాలా త్వరగా వివరిస్తాను మీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు మీరు ప్రయాణించకపోతే మీరు చదవకపోతే మీరు జీవిత శబ్దాలను వినకపోతేశబ్దాలను వినకపోతే మీరు మిమ్మల్ని మీరు మెచ్చుకోకపోతే మీరు నెమ్మదిగా మీరు ఇతరులను మీకు సహాయం చేయడానికి అనుమతించనప్పుడు మీరు మీకు బానిస అయితే మీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు మీరు మీ దినచర్యను మార్చుకోకపోతే ప్రతిరోజూ ఒకే మార్గంలో నడిచే అలవాట్లు వేర్వేరు రంగులు ధరించకండి లేదా మీకు తెలియని వారితో మాట్లాడకండిమీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు మీరు భావోద్వేగాన్ని మరియు మిమ్మల్ని ప్రేరేపించే అల్లకల్లోలమైన భావోద్వేగాలను అనుభూతి చెందకుండా ఉంటే నెమ్మదిగా నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు మీరు అభిరుచిని మరియు గందరగోళ భావోద్వేగాలను మీరు మీ ఉద్యోగంతో లేదా మీ ప్రేమతో సంతృప్తి చెందని జీవితం మీరు ఏమి రిస్క్ చేయకపోతే మిమ్మల్ని మీరు అనుమతించకపోతే మీరు ఒక కల తర్వాత వెళ్లకపోతే అనిశ్చితులకు సురక్షితంగా ఉంటుంది మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా తెలివైన సలహాల నుండి పారిపోవడానికి మీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు ఇది చాలా ప్రసిద్ధ కవి పాబ్లో నెరుడా నుండి వచ్చింది అది ఎలా ఉందో నేను మీకు త్వరగా వివరిస్తాను స్వంత కోర్సుతో ఎలా ముడిపడి ఉందో మీరు అర్ధవంతమైన జీవితాన్ని గడపకపోవడం మీరు క్రమంగా చనిపోతున్నారనిమీరు బయటకు వెళ్లిమీరు చదవకపోతే వేర్వేరు వ్యక్తులను చూడకపోతే మీరు ప్రయాణించకపోతే పనికిరానివారని భావించి మీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు కాబట్టి మీరు జీవితపు శబ్దాలను వినకపోతే చదవకపోతే అది అక్షరాలా మరియు అలంకారికంగా మీ మెదడు మరణానికి సమానం కాబట్టి జీవితం యొక్క శబ్దాలు పక్షుల వాతావరణం నుండి వస్తాయిమీరు వినలేకపోతే పిల్లల నుండి కూడా వస్తాయిజీవితం యొక్క శబ్దాలు స్నేహం నుండి వస్తాయి మంచి మానవ సంబంధాలు నుండి వస్తాయిమీరు మిమ్మల్ని మీరు మెచ్చుకోకపోతేమీరు ఎల్లప్పుడూ మీ గురించి తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉంటే మీరు ఇతరుల అంచనాలకు అనుగుణంగా ఉండలేరు మరియు మీరు మీ స్థాయిని పెంచుకోలేరు ఎందుకంటే మీరు ఇతరుల అంచనాలకు అనుగుణంగా ఉండలేరు మరియు మీరు పెంచలేరు మీరు అనుమతించనప్పుడు మీ ఆత్మగౌరవాన్ని చంపినప్పుడు మీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు చనిపోవడం ప్రారంభిస్తారు కాబట్టి కొన్నిసార్లు మీరు సహాయం తీసుకోవడం ద్వారా బలహీనత అని అనుకునే బదులు ఇతరుల నుండి సహాయం తీసుకోవాలి మీరు మిమ్మల్ని నయం చేయడానికి కూడా వారికి సహాయం చేస్తున్నారు మరియు మీరు మీ అలవాట్లకు బానిస అయితే మీకు సహాయం చేయడానికి కూడా మీరు వారికి అధికారం ఇస్తున్నారు కాబట్టి ఒక వారం పాటు మా అలవాట్ల విభాగానికి పూర్తి మాడ్యూల్కు వెళ్లండి కాబట్టి మీరు మీ చెడు అలవాట్లను మార్చుకోలేకపోతేమీరు బానిస అవుతారు మరియు మీరు ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటే మీరు ప్రతిరోజూ ఒకే మార్గంలో నడుస్తారుమీరు మీ దినచర్యను మార్చుకోకపోతే మీరు నిజంగా చనిపోతున్నారుమీరు వేర్వేరు రంగులు ధరించకపోతేవేర్వేరు రంగులు ధరించండి అంటే మీ జీవితంలో పాత్రలు మీ జీవితంలో వివిధ ప్రమాదాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి లేదా మీరు మాట్లాడరు మీకు తెలియని వారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి మీ సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నారు మీరు ప్రయాణిస్తున్నట్లయితే వివిధ ప్రాంతాలకు వెళ్లే వివిధ సంస్కృతుల వ్యక్తులను కలుసుకోండి మీరు మొదలు పెట్టమని రచయిత చెప్పే ముందు మీరు ఎన్నడూ చూడని వివిధ వ్యక్తులతో మాట్లాడవద్దు మీరు ఉద్వేగాన్ని అనుభవించకుండా తప్పించుకుంటే నెమ్మదిగా మరణిస్తారు కాబట్టి కొంతమంది కట్టుబడి ఉండటానికి భయపడతారు భయపడతారు మరియు కొంతమంది అల్లకల్లోలమైన భావోద్వేగాలు మీకు హాని కలిగిస్తాయనే భయంతో సంబంధాలను నివారిస్తారు కాబట్టి మళ్ళీ ఆయన మీ కళ్ళను మెరిసేలా చేసే వాటిని చెబుతారు కాబట్టి కొన్నిసార్లు మీరు దుఃఖాన్ని జీవితంలో సాధారణ భాగంగా తీసుకోవాలి మరియు మీ హృదయ స్పందన వేగంగా ఉంటుంది మీరు మీ జీవితాన్ని మార్చుకోకపోతే మీరు నెమ్మదిగా చనిపోవడం ప్రారంభిస్తారు కాబట్టి ఉదాహరణకు మీరు మీ ఉద్యోగంతో లేదా మీ జీవితంతో సంతృప్తి చెందనిప్పుడు మీరు జీవితాన్ని తరచుగా మారుస్తూ ఉండాలి కాబట్టి మీకు సంతృప్తి కలిగించని మరియు మీకు నిరాశను కలిగించే విషయాలకు కట్టుబడి ఉండటంలో అర్థం లేదు అప్పుడు మీరు మీరు ప్రమాదానికి గురికాకపోతే మీరు అని అనిశ్చితంగా భయపడేవారికి ఏది సురక్షితం అని మార్చడానికి సమయం ఎల్లప్పుడూ మీ సౌకర్యవంతమైన జోన్లో ఉంటారు మరియు మీరు దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు కాబట్టిమళ్ళీ మీరు ఏ కల చూసినా దాని వెంట వెళ్లకపోతే మీరు క్రమంగా చనిపోతున్నారు మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా పారిపోవడానికి మిమ్మల్ని మీరు అనుమతించకపోతే తెలివైన సలహాలు తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు ఉపాధ్యాయులు ఇచ్చే సలహాలు ఉపాధ్యాయులు ఇచ్చే సలహాలు కాబట్టి మీకు సలహా ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు కానీ కనీసం ఒకసారి మీరు మీకు మరియు మీ జీవితానికి వర్తించేదాన్ని ఆలోచించగలగాలి మరియు ఆ రకమైన సలహాను కూడా నివారించుకోవాలి మరియు మీ స్వంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి కాబట్టి మీరు నెమ్మదిగా మరణించాలనుకుంటున్నారా లేదా చాలా వేగవంతమైన జీవితంలో చురుకుగా కఠినంగా జీవించాలనుకుంటున్నారా అనే ఆలోచనను నేను మీకు వదిలివేస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్లుగా మొదటి పాఠం నుండి చివరి పాఠం వరకు మా పాఠాలను పునఃపరిశీలించండి ఈ పద్యం నేను నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్న వాటిని చాలా సముచితంగా సమకూరుస్తాను మీకు మొత్తం కోర్సు నచ్చితే తదుపరి కోర్సులో చేరమని నేను మిమ్మల్ని అభ్యర్థించాలనుకుంటున్నాను ఇది పూర్తిగా పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది మరియు ఇది కొంచెం అధిక స్థాయిలో ఉంటుంది మీ మృదువైన నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు అభివృద్ధి చేసారు కానీ మీరు అవసరం మెరుగుపరచండి మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి కాబట్టి ఆ కోర్సు మీకు అలా చేయడానికి సహాయపడుతుంది చాలా ప్రొఫెషనల్ స్థాయి కూడా ఈ వీడియోలన్నింటినీ చూసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు చాలా ఓపికగా ఉన్నారు మీరు చాలా చురుకుగా పాల్గొంటున్నారు మరియు ఈ ఉపన్యాసాలన్నింటినీ చాలా ఆసక్తికరంగా మరియు చాలా ఉపయోగకరమైన పద్ధతిలో చేయడానికి మీరు నన్ను ప్రేరేపించారు మీ అభిప్రాయానికి చాలా ధన్యవాదాలు మీరు ఎల్లప్పుడూ చేస్తున్నట్లుగా మీ అభిప్రాయాన్ని కూడా పంపవచ్చు కాబట్టి నేను మీకు అన్ని విజయాలను కోరుకుంటున్నాను మీరు సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ ఉపన్యాసాలు మీకు సహాయపడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కొన్ని నిర్దిష్ట ఉపన్యాసాలను కూడా చూడండి అవి మీకు నాకు వ్రాస్తూ ఉండటానికి సహాయపడతాయి మరియు నేను మీకు ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే నేను మీకు సాధ్యమైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను మీకు అన్ని విజయాలను కోరుకుంటున్నాను మరియు ఈ వీడియోలన్నింటినీ చూసినందుకు ధన్యవాదాలు మరియు ముఖ్యంగా ఈ వీడియో తదుపరి కోర్సు తదుపరి ఉపన్యాసంలో మిమ్మల్ని కలుస్తుంది మళ్ళీ ధన్యవాదాలు మీకు చాలా ధన్యవాదాలు